ఇప్పటి వరకు మేము రెండు రకాల ఇండిపెండెంట్ సోర్స్ లతో నోడల్ అనాలసిస్ ను అధ్యయనం చేసాము కరెంట్ సోర్స్ కి ఇది నేరుగా చేయవచ్చు అదే వోల్టేజ్ సోర్స్ కోసం అయితే సూపర్ నోడ్ను ఉపయోగించి అనాలసిస్ తో ముందుకు సాగాలి ఇప్పుడు మేము కంట్రోల్డ్ సోర్సెస్ కలిగి ఉన్నప్పుడు నోడల్ అనాలసిస్ సమీకరణాలను ఎలా రూపొందించాలో చూద్దాం వాటిలో మొదటి రకం కంట్రోల్డ్ సోర్సెస్ వోల్టేజ్ కంట్రోల్డ్ కరెంటు సోర్స్ ని పరిశీలిస్తాము వాస్తవానికి ఇది రెసిస్టన్స్ వలె కనిపిస్తుంది కంట్రోలింగ్ నోడ్లు మరియు కంట్రోల్ నోడ్లు షార్ట్ చేసి ఉండడం వల్ల రెసిస్టర్ను వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్గా కూడా భావించవచ్చు వోల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ని ఉపయోగించి రెసిస్టర్ని సంశ్లేషణ చేయడం ఇంతకు ముందు చూశాము అయితే మన వద్ద రెసిస్టర్లు మాత్రమే ఉన్నాయి కనుక ఇప్పటికీ కండక్టెన్స్ మ్యాట్రిక్స్ యొక్క కొన్ని లక్షణాలు భిన్నంగా ఉంటాయి కాబట్టి మనం ఆ విషయాలను పరిశీలిస్తాము ఈ వోల్టేజ్ కంట్రోల్ కరెంటు సోర్స్ నోడ్ 1 మరియు నోడ్ 2 ల మధ్య అనుసంధానం చేయబడింది మరియు కంట్రోలింగ్ నోడ్స్ నోడ్ 3 మరియు నోడ్ 4 ఉన్నాయి వీటి మధ్య ఓల్టేజ్ Vx అనుకుంటే నోడ్స్ 1 మరియు 2 రెండింటి మధ్య కరెంట్ GmVx అవుతుంది ఇప్పుడు నేను రెసిస్టర్ గురించి చెప్పినప్పుడు నోడ్ 1 మరియు నోడ్ 2 మధ్య ఒక రెసిస్టెన్స్ అనుసంధానం చేస్తే నోడ్ 1 మరియు నోడ్ 2 మధ్య వోల్టేజ్ Vx అనుకుంటే రెసిస్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ GVxఅవుతుంది ఇక్కడ రెసిస్టన్స్ యొక్క కండెక్టన్స్ G అవుతుంది రెసిస్టన్స్ R మరియు కండెక్టన్స్ G అని అనుకున్నాము నోడ్ 1 మరియు నోడ్ 2 మధ్య ఒక నిర్దిష్ట కరెంట్ Vx ప్రవహిస్తుందని మీరు చూడవచ్చు రెసిస్టన్స్ విషయంలో Vx నోడ్స్ 1 మరియు 2 మధ్య వోల్టేజ్ అదే కంట్రోల్ సోర్స్ విషయంలో Vx అనేది సర్క్యూట్లోని వేరే ఏదైనా మూలకం వద్ద వోల్టేజ్ ఇక్కడ రెసిస్టర్ కోసం నోడల్ అనాలసిస్ సమీకరణాల నిర్మాణం చూపిస్తాను నేను ఈ ఎంట్రీలను నింపుతాను మీకు తెలిసినట్లుగా సమీకరణం యొక్క కండక్టెన్స్ మ్యాట్రిక్స్ తెలియని వెక్టర్ V ల యొక్క లబ్దం సోర్స్ వెక్టర్ I కి సమానం ఇప్పుడు నేను నోడ్ 1 నోడ్ 2 మరియు ఇలా నోడ్ అన్ని చూపించాను ఇక్కడ ప్రతి ఒక్క వరుస కు దానికి అనుగుణంగా సమీకరణం ఉంది మొదటి వరుస నోడ్ 1 వద్ద కిర్చాఫ్ కరెంట్ లా Kirchhoff's current law అనుగుణంగా ఉంటుంది రెండవది నోడ్ 2 వద్ద కిర్చాఫ్ కరెంట్ లా మరియు అలా నోడ్ N వరకు రిఫరెన్స్ నోడ్ మినహా సర్క్యూట్లో మొత్తం N 1 నోడ్స్ ఉన్నాయి ఇక్కడ N నోడ్స్ ఉంటాయి కానీ నేను ఈ కాలమ్ లను కూడా చూపించాను మరియు ఈ మొదటి కాలమ్ లోని ఎంట్రీలను V1 తో గుణిస్తాము రెండవ కాలమ్లోని ఎంట్రీలు V2 తో గుణిస్తాము అలా అన్ని కాలమ్స్ ని గుణిస్తాము పైన సులభంగా చదవగలిగేలా V1V2 V3 V4 గుర్తించాను ఇప్పుడు ఒకటి మరియు రెండు నోడ్ల మధ్య రెసిస్టెన్స్ అనుసంధానించబడి ఉంది ఇది కండెక్టన్స్ మ్యాట్రిక్స్ G నిర్మాణంలో ఎలా దోహదం చేస్తుంది ఇక్కడ కరెంట్ ఉంది నోడ్ 1 వద్ద వోల్టేజ్ V1 నోడ్ 2 వద్ద వోల్టేజ్ V2 అప్పుడు కరెంట్ G అవుతుంది ఇక్కడ G అంటే 1R నేను పదే పదే చెబుతున్నాము సమీకరణాలు వ్రాసేటప్పుడు కొన్నిసార్లు రెసిస్టెన్స్ ను ఉపయోగించడం సౌకర్యవంతంగా ఉంటుంది కొన్ని సార్లు కండక్టెన్స్ ఉపయోగించడం సులువుగా ఉంటుంది ఇప్పుడు నోడ్ 1 నుండి నోడ్ 2 కు కరెంట్ ప్రవహిస్తుంది ఈ రెసిస్టెన్స్ కు సంబంధిత ఎంట్రీలు అనగా నోడ్ 1 సంబంధించినవి ఈ సమీకరణం ఇక్కడ row 1 లో మరియు నోడ్ 2 సంబంధించినవి సమీకరణం ఇక్కడ row 2 లో వ్రాస్తాను కరెంట్ V1 మరియు V2 పై ఆధారపడి ఉంది కాబట్టి ఇది V1 కి సంబంధించిన ఈ కాలమ్లో మరియు V2 కి సంబంధించిన ఈ కాలమ్లో కనిపిస్తుంది మరియు మేము ఇప్పటికే దీనిని రూపొందించాము రెసిస్టర్ మరియు కంట్రోల్ సోర్సెస్ తో సర్క్యూట్లను ఎలా విశ్లేషించాలో మీకు ఇప్పటికే తెలుసు ఇక్కడ కండక్టెన్స్ మ్యాట్రిక్స్ యొక్క ప్రతి రెసిస్టర్ ను ఎలా గుర్తించాలో చూపిస్తాను నోడ్ 1 నుండి ప్రవహించే కరెంట్ G కాబట్టి నోడ్ 1 వద్ద వ్రాసే సమీకరణంలో G V1 మరియు G V2 వస్తుంది ఈ G దీనిని గుణిస్తుంది మరియు ఈ G దీనిని పైన చూపిన విధంగా గుణిస్తారు నోడ్ 2 నుండి ప్రవహించే కరెంట్ G ఇది గుర్తించండి ప్రతి నోడ్ వద్ద నోడ్ నుండి వెలుపలకి ప్రవహించే కరెంటు లను కలుపుతున్నాను కాబట్టి నోడ్ 2 నుండి బయటికి ప్రవహించే ప్రవాహం G మరియు మేము G మరియు G ని కలిగి ఉన్నాము అయితే ఈ కాలమ్ మరియు వరుస లలో ఈ నోడ్కి అనుసంధానం చేయబడిన ఇతర మూలకాల కు సంబంధించిన పదాలు కూడా ఉంటాయి కానీ నేను ఇప్పుడు ఈ రెసిస్టన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఇప్పుడు వేరొక సందర్భాన్ని తీసుకుందాం ఇక్కడ ఇది నోడ్ 1 కాదు నోడ్ 4 అని అనుకుందాం అప్పుడు ఇది కాదు అవుతుంది మరియు కరెంట్ G ఈ దిశలో క్రిందికి ప్రవహిస్తుంది ఆ సందర్భంలో ఏమి జరగవచ్చు ఇక్కడ నోడ్ 4 మరియు అక్కడ నోడ్ 2 సమీకరణాలలో రెసిస్టెన్స్ పదం కనిపిస్తుంది నోడ్ 4 నుండి దూరంగా ప్రవహించే కరెంట్ G కాబట్టి మనకు G G వస్తుంది నోడ్ 2 నుండి ప్రవహించే కరెంట్ G కాబట్టి నేను ఈ G కి బదులుగా దానిని ఎరుపు రంగులో చూపిస్తాను అది G G అవుతుంది నలుపు మరియు ఎరుపు రంగులో చూపిన గుర్తులు రెండు వేర్వేరు కేసులను సూచిస్తుంది ఇప్పుడు మీరు గుర్తించుకోవలసింది ఏమిటంటే ఈ రెండు సందర్భాల్లోనూ మీరు మ్యాట్రిక్స్ యొక్క వికర్ణానికి సంబంధించిన ఈ నాలుగు నలుపు రంగు ఎంట్రీలను సౌష్టవంసిమెట్రిక్ గా ఉన్నాయి ఈ నాలుగు ఎరుపు రంగు ఎంట్రీలు కూడా వికీర్ణం దగ్గర సిమెట్రిక్ గా ఉన్నాయి కాబట్టి ఈ రెండు సందర్భాల్లోనూ మనం ఇప్పటికే చూసినట్లుగా సిమెట్రిక్ మాత్రిక ఉంది ఇప్పుడు మనకు వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్ ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం ఇక్కడ వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్ ఉంది ఇది నోడ్ 1 నుండి నోడ్ 2 కు కరెంట్ ప్రవహింప చేస్తోంది అయితే ఈ కరెంట్ నోడ్ 3 మరియు నోడ్ 4 మధ్య వోల్టేజ్ Vx కి అనులోమానుపాతంలో ఉంది ఇక్కడ నోడ్ 1 వద్ద వోల్టేజ్ నోడ్ 2 వద్ద వోల్టేజ్ నోడ్ 3 వద్ద వోల్టేజ్ మరియు నోడ్ 4 వద్ద వోల్టేజ్ కాబట్టి ఇది కండెక్టన్స్ మ్యాట్రిక్స్ లో ఎలా కనిపిస్తుంది ముందుగా కరెంట్ నోడ్ 1 నుండి నోడ్ 2 కి ప్రవహిస్తుంది అంటే నోడ్ 1 సమీకరణం మరియు నోడ్ 2 సమీకరణం ఈ రెండు సమీకరణాలు కంట్రోల్ సోర్స్ కి సంబంధించిన పదం GMని కలిగి ఉంటాయి కాబట్టి నోడ్ 1 నుండి ప్రవహించే కరెంట్ G ఇది ఇక్కడ Gm మరియు అక్కడ Gm గా ఉంటుంది ఇక్కడ G వస్తుంది నోడ్ 2 నుండి బయటకి ప్రవహించే కరెంట్ దీనికి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి మనకు GM వస్తుంది ఇది ఏమైనప్పటికీ రెసిస్టర్ల మాదిరిగానే నిర్మాణం ఉంది కంట్రోల్ సోర్స్ అనుసంధానించబడిన రెండు నోడ్లు అక్కడ సమీకరణాలు లో కంట్రోల్ సోర్స్ కి సంబంధించిన పదాలను కలిగి ఉంటాయి అయితే ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటంటే సాధారణంగా ఈ ఎంట్రీలు ఇక పై మ్యాట్రిక్స్ యొక్క వికర్ణం సిమెట్రిక్ గా ఉండదు కాబట్టి మీకు వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్ ఉన్నప్పుడు మీరు మునుపటిలాగా నోడ్ సమీకరణాలను వ్రాయవచ్చు కాకపోతే కండక్టెన్స్ మ్యాట్రిక్స్ సిమెట్రిక్ గా ఉండదు ఈ రెండు కేసుల మధ్య ఉన్న సాధారణ తేడా ఇదే ఇప్పుడు నేను ఒక ఉదాహరణను చూపుతాను నేను కొన్ని ప్రత్యేక ఉదాహరణలను చూపించి ఆపై విశదీకరిస్తాడు ఈ సందర్భంలో రెసిస్టర్ ఉపయోగించడం చాలా సులభంగా ఉన్నందున నేను దానిని వేరే విధంగా చేయాలని నిర్ణయించుకున్నాను వోల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ రెసిస్టర్తో సమానంగా ఎలా ఉంటుందో కూడా నేను చూపించాలనుకున్నాను కానీ ఒకే ఒక తేడా ఏమిటంటే మ్యాట్రిక్స్లో ఎంట్రీలు అసౌష్టవం గా కనిపిస్తాయి మనం ఇప్పటిదాకా పరిశీలించిన సర్క్యూట్ ని తీసుకుందాం కాకపోతే ఒక రెసిస్టర్ ను వోల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్తో భర్తీ చేసాము ఇక్కడ I1 I3 మరియు R11 R33 R12 R23 లు ఉన్నాయి ఇక్కడ 1 2 3 అనే మూడు నోడ్లను కలిగి ఉన్నాము ఈ కరెంట్ సోర్స్ ని GMVx అని అనుకుందాం ఇక్కడ Vx ప్రాథమికంగా V2 V3 కి సమానం సాధారణంగా ఈ కరెంట్ సోర్స్ నోడ్ 2 సమీకరణంలో మాత్రమే కనిపిస్తుంది ఎందుకంటే ఇది నోడ్ 2 మరియు రిఫరెన్స్ నోడ్ మధ్య అనుసంధానం చేయబడింది నేను గతంలో తీసుకున్న అదే రిఫరెన్స్ నోడ్ని ఎంచుకున్నాను కాబట్టి 1 మరియు 3 నోడ్ల సమీకరణాలు అలాగే మునుపటి వలె ఉంటాయి నేను నోడ్ 2 కోసం సమీకరణాన్ని వ్రాస్తే దీని నుండి మొత్తం కరెంట్ని పొందుతాను అంటే ఈ కరెంట్ మొత్తం సున్నాకి సమానంగా ఉంటుంది అంటే మొదటిది G12 మరియు Gm ద్వారా ప్రవహించే కరెంట్ x Gm మరియు దీని ద్వారా కరెంట్ G23 మరియు వీటి మొత్తం కూడిక '0' కి సమానం G12 Gm G23 0 ప్రతి వేరియబుల్ ఓల్టేజ్ ని విడిగా తీసుకున్నప్పుడు V1 V2 G12G23GM V3 0 నేను ఇలా రాశాను ఇప్పుడు నేను మొత్తం కండక్టెన్స్ మ్యాట్రిక్స్ ను వ్రాస్తాను నేను ఈ సర్క్యూట్ను కాపీ చేస్తాను నేను చెప్పినట్లుగా నోడ్ 1 మరియు నోడ్ 3 వద్ద సమీకరణాలు సరిగ్గా మునుపటిలాగే ఉంటాయి ఇక్కడ మొదటి వరుసలో G11G12 G12 0 ఉన్నాయి మరియు నోడ్ 3 వద్ద 0 G23 G23G33 ఉన్నాయి వాస్తవానికి నోడ్ 2 ప్రత్యేకమైనది దీనిలో చివరిది వరుసగా G12 G12G23GM G23 GM ఉన్నాయి ఇది ఇప్పటికీ G × V I రూపంలో ఉంది ఈ సర్క్యూట్లోని G మ్యాట్రిక్స్ కండక్టెన్స్ మరియు ట్రాన్స్ కండక్టెన్స్ లేదా వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్ల యొక్క గుణకాలు కలిగి ఉంది మరియు దీని నిర్మాణం సిమెట్రిక్ కాదని మీరు గమనించగలరు G మ్యాట్రిక్స్ అసౌష్టవం కానీ రెసిస్టర్లు మాత్రమే కలిగి ఉన్న సందర్భానికి ఇది భిన్నంగా లేదు ఇతర కంట్రోల్ సోర్స్ల వలె ఇది సరళమైనది అని తేలింది సూపర్ నోడ్లను ఉపయోగించి వోల్టేజ్ సోర్స్ పరిష్కరించినట్లు గానే మనం ఇక్కడ చేయాల్సి ఉంటుంది